ప్రియమైన విద్యార్థులారా నమస్తే ఈ రోజు మనం నగదు ప్రవాహ ప్రకటన అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ పేరుతో చాలా ఉత్తేజకరమైన మరియు క్రొత్త అంశాన్ని ప్రారంభించబోతున్నాము వార్షిక నివేదికలో మూడు ముఖ్యమైన ప్రకటనలు అంటే స్టేట్ మెంట్ లు మొదటి సెషన్లో ఈ ప్రతి స్టేట్మెంట్ యొక్క ప్రయోజనాలను మనము చూశాము కాబట్టి బ్యాలెన్స్ షీట్ మీకు ఏమి చెబుతుందో మీరు చెప్పగలరా బ్యాలెన్స్ షీట్ ఆర్థిక స్థితి యొక్క ప్రకటన కాబట్టి ఇది ఒక నిర్దిష్ట తేదీ నాటికి ఆస్తులు మరియు అప్పులను లేదా బాధ్యతలను తెలియజేస్తుంది లాభం లేదా నష్టం ఖాతా అనేది ఆదాయాలు మరియు ఖర్చులను చూపించే ఒక ప్రకటన నికర ఫలితం ఏమిటంటే ఒక నిర్దిష్ట కాలానికి సంస్థకు లాభం వచ్చిందా లేక నష్టం వచ్చిందా తెలియజేస్తుంది సాంప్రదాయకంగా ఈ రెండు ప్రకటనలు ఏదైనా సంస్థ యొక్క ఫలితాలను చూపించే తుది ప్రకటనలుగా పరిగణించబడ్డాయి సంస్థ ఏ రకమైనది అయినా కావచ్చు లాభం సంపాదించేందుకు స్థాపించబడిన సంస్థ లేదా లాభాపేక్షలేని సంస్థ కావచ్చు లేదా భాగస్వామ్య సంస్థ కావచ్చు లేదా యాజమాన్య సంస్థ లేదా కార్పొరేట్ కావచ్చు దాదాపు ప్రతి సంస్థ ఈ రెండు ప్రకటనలను సిద్ధం చేయాల్సి ఉంటుంది క్రమంగా ఈ రెండు ప్రకటనలు చాలా ముఖ్యమైనవే కానీ అవి వాటాదారులకు అవసరమైన మొత్తం సమాచారాన్ని ఇవ్వవు అని గ్రహించారు ఎందుకంటే సంస్థ లో నగదు కదలిక గురించి తెలుసుకోవటానికి వాటాదారులు సమానంగా ఆసక్తి చూపుతారు కాబట్టి 90 లలో మూడవ స్టేట్మెంట్ తప్పనిసరి చేయబడింది మరియు దీనిని నగదు ప్రవాహ ప్రకటన అంటారు కాబట్టి ఈ రోజు మనం నగదు ప్రవాహ ప్రకటన గురించి చర్చించబోతున్నాము మరియు నగదు ప్రవాహ ప్రకటనతో సంబంధం ఉన్న కొన్ని కేసులను కూడా పరిశీలిస్తాము కాబట్టి స్క్రీన్ పై మనం చర్చించాల్సిన వివిధ అంశాల జాబితా చూడండి • ఫారన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ విదేశీ కరెన్సీ లావాదేవీలు • ఎక్స్ట్రా ఆర్డినరీ ఐటమ్స్ అసాధారణ అంశాలు • ట్రీట్మెంట్ ఆఫ్ టాక్స్ పన్ను ప్రక్రియ • ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సబ్సిడరీస్ అసోసియేట్స్ అండ్ జాయింట్ వెంచర్స్ అనుబంధ సంస్థలు సహచర సంస్థలు మరియు ఉమ్మడి సంస్థలలో పెట్టుబడులు • మీనింగ్ అండ్ టైప్స్ ఆఫ్ క్యాష్ ఫ్లో ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ • ఇంట్రెస్ట్ • డివిడెండ్ మరియు మనము పైన ఇండెక్స్ లో పేర్కొనబడిన వివిధ విషయాలను చర్చించబోతున్నాము సాంప్రదాయిక ఆర్థిక నివేదికలు నగదు ఉత్పత్తి మరియు వినియోగం గురించి సమాచారం ఇవ్వడంలో విఫలమవుతున్నాయని నేను మీకు తెలియజేసాను మరియు స్టేట్మెంట్ యొక్క వినియోగదారులు సాధారణంగా ఒక సంస్థ నగదును ఉత్పత్తి చేయగల మార్గాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారు మరియు వారు ఒక నిర్దిష్ట వ్యవధిలో ఆ నగదు ఎలా ఉపయోగించబడుతుంది అని కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఒక నిర్దిష్ట కాలంలో నగదు కదలిక యొక్క సారాంశాన్ని ఇవ్వవలసిన అవసరం ఉంది మరియు అక్కడే నగదు ప్రవాహ ప్రకటన అంటే క్యాష్ ఫ్లో స్టేట్ మెంట్ కు ప్రాముఖ్యత వస్తుంది ఇప్పుడు నగదు ప్రవాహ ప్రకటన యొక్క అర్థం ఏమిటంటే ఇది నగదు ప్రవాహాల సారాంశం అనగా ఒక అకౌంటింగ్ వ్యవధిలో జరిగిన నగదు రశీదులు మరియు చెల్లింపులు ఆపరేటింగ్ ఇన్వెస్టింగ్ మరియు ఫైనాన్సింగ్ అనే మూడు అంశాల క్రింద ఈ నగదు ప్రవాహాలు వర్గీకరించబడ్డాయి మీరు మరిన్ని వివరాలను చదవాలనుకుంటే నగదు ప్రవాహాలు కొన్ని అకౌంటింగ్ ప్రమాణాలు కి సమానంగా ఉంటాయి మరియు ఇంతకు మునుపు నగదు ప్రవాహ ప్రకటన తయారీకి సంస్థలు ఉపయోగించిన పాత అకౌంటింగ్ ప్రమాణాలు AS 7 AS 3 మీకు ఇప్పటికే బ్యాలెన్స్ షీట్ తెలుసు మీకు పి ఎల్ ఖాతా ప్రకటన కాబట్టి బ్యాలెన్స్ షీట్ 2020 మార్చి 31 న ఉంటే అది ఈ సంవత్సరానికి మాత్రమే కాకుండా అంతకుముందు సంవత్సరాల్లో కొనుగోలు చేసిన ఆస్తులు మరియు బాధ్యతలను పేర్కొంటుంది వ్యాపారం ప్రారంభమైనప్పటి నుండి 2020 మార్చి 31 వరకు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసి ఇంకా విక్రయించకపోతే అది బ్యాలెన్స్ షీట్లో చూపబడుతుంది మీరు మార్చి 2020 తో ముగిసిన సంవత్సరానికి లాభం మరియు నష్టం లో ప్రతిబింబిస్తాయి మీరేదైనా ఇలాంటి ఒక ఉదాహరణ ఆలోచించగలరా ఒక నిర్దిష్ట అంశం బ్యాలెన్స్ షీట్లో ఉంది మరియు ఆ అంశం బ్యాలెన్స్ షీట్లో ఉన్నందున అది P L స్టేట్మెంట్ లో రాకుండా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో కి వస్తుంది కొంచెం ఆలోచించండి కంపెనీ యంత్రాలను కొనుగోలు చేస్తుంది మరియు దాని కోసం నగదు చెల్లిస్తుంది అనుకుందాం ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో కి వెళ్తుందా సమాధానం అవును ఎందుకంటే కంపెనీ దాని కోసం నగదు చెల్లించింది ఇది P మరియు L లో వెళ్తుందా సమాధానం లేదు ఎందుకంటే ఇది ఆదాయం లేదా ఖర్చు కాదు ఇది బ్యాలెన్స్ షీట్లో కి వెళ్తుందా అవును ఎందుకంటే ఇది ఆస్తి కాబట్టి యంత్రాలు కొత్త ఆస్తి కాబట్టి ఇది బ్యాలెన్స్ షీట్లో ప్రతిబింబిస్తుంది అంటే ఇది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది మరియు ఇందులో నగదు చెల్లింపు ఉంది కాబట్టి ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో కి కూడా వస్తుంది కాబట్టి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ పి ఎల్ స్టేట్మెంట్ లతో సమానమైన సమాచారాన్ని ఇస్తుందని కాదు ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ నుండి నగదు ప్రవాహ ప్రకటన అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కు అనేక అంశాలు వస్తాయి నగదు కదలిక ఉన్న ఏదైనా వస్తువు నగదు ప్రవాహంలో చూపబడుతుంది మనము ఇప్పుడు వర్గీకరణను పరిశీలిద్దాము ఇది చాలా ముఖ్యమైనది ప్రతి ప్రవాహాన్ని మూడు వర్గాలుగా విభజించాలి ఆపరేటింగ్ ఇన్వెస్టింగ్ మరియు ఫైనాన్సింగ్ వంటివి ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మీరు మొదట నగదు అంటే ఏమి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది నగదు ప్రవాహ ప్రకటన అని మనం చెబుతున్నాము నగదు అని చెప్పినప్పుడు అది నగదు మరియు నగదు కు సమానమైన వాటిని సూచిస్తుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఇప్పుడు నగదు అంటే చేతిలో నగదు అయితే మీరు మీ జేబులో ఉంచే నగదు కరెన్సీ నోట్ల రూపంలో నగదు మాత్రమే కాదు ఇది చేతిలో నగదు మరియు డిమాండ్ డిపాజిట్లు ఇప్పుడు డిమాండ్ డిపాజిట్లు సాధారణంగా బ్యాంకు వద్ద ఉంచబడతాయి కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో చాలా సార్లు మనము దీనిని బ్యాంక్ బ్యాలెన్స్ అని పిలుస్తాము కాబట్టి నగదు బ్యాలెన్స్ మరియు బ్యాంక్ బ్యాలెన్స్ రెండూ పరిగణించబడతాయి ఏ రకమైన ఖాతాలలో బ్యాంక్ బ్యాలెన్స్ అది పొదుపు ఖాతాలో ఉంటే అవును ఇది ప్రస్తుత ఖాతాలో ఉంటే అవును అది ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటే లేదు ఎందుకంటే నిర్వచనం ప్రకారం ఇది డిమాండ్ డిపాజిట్ అయి ఉండాలి అంటే సంస్థ దానిని ఉపసంహరించుకోవడం లేదా అది కోరుకున్నప్పుడల్లా ఉపయోగించడం సాధ్యమవుతుంది అందుకే బ్యాంక్ బ్యాలెన్స్ అంటే సేవింగ్స్ ఖాతాలో మరియు కరెంట్ ఖాతాలో ఉండే నగదును పరిగణిస్తాము కానీ ఎఫ్డి ఖాతాలో నగదు పరిగణించబడదు మీకు అర్థం అవుతుందా ఇప్పుడు ఇక్కడ ఉపయోగించిన ఇతర పదం నగదు మరియు నగదు సమానమైనది ఇప్పుడు నగదు సమానమైనది ఏమిటి నగదు సమానమైనది స్వల్పకాలిక అత్యంత ద్రవ పెట్టుబడులను సూచిస్తుంది ఇది నగదు సమానమని చెబుతున్నాము కాబట్టి ఇది నగదు లాంటిది ఎప్పుడైనా మీరు దానిని నగదుగా మార్చగలుగుతారు అందుకే 48 గంటలలోపు నగదుగా మార్చగల అతి స్వల్పకాలిక పెట్టుబడులను నగదు సమానమైనవిగా పరిగణించబడతాయి విలువలో మార్పులకు లోబడి ఉండకూడదని మరో షరతు జతచేయబడింది కాబట్టి నగదు సమానమైన ఉదాహరణల గురించి మీరు ఇప్పుడు ఆలోచించగలరా బ్యాంకులో స్థిర డిపాజిట్ ఉందని అనుకుందాం మీరు దానిని నగదు సమానమైనదిగా భావిస్తారా కాల వ్యవధి తక్కువగా ఉంటే మరియు దానిని నగదుగా మార్చడానికి ఎటువంటి షరతులు లేనట్లయితే మీరు దానిని నగదు సమానమైనదిగా పరిగణించవచ్చు ఏ ఇతర అంశాలు మీరు స్టాక్ మార్కెట్లో వాటాలను అంటే షేర్ లను సులభంగా అమ్మవచ్చు మరి సంస్థ లో షేర్ ల బ్యాలెన్స్ను నగదు సమానమైనదిగా మీరు పరిగణించగలరా సమాధానం "లేదు" ఎందుకంటే అధిక ద్రవ పెట్టుబడి అయిన షేర్లను మీరు అమ్మగలిగినప్పటికీ రెండవ షరతు నెరవేరలేదు ఎందుకంటే ఇది మార్పు యొక్క గణనీయమైన ప్రమాదానికి లోబడి ఉన్నది విలువలో గణనీయమైన మార్పుకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజూ మాత్రమే కాకుండా ప్రతి నిమిషం స్టాక్ ధరలు మారుతూనే ఉంటాయని మీకు తెలుసు కాబట్టి స్టాక్స్ నగదు సమానమైనవిగా పరిగణించబడవు నగదు సమానమైనదిగా ఇంకా ఏమి పరిగణించవచ్చు డిబెంచర్లు వంటి రుణ సాధనాలు ఉన్నాయి మీరు వాటిని నగదు సమానమైనదిగా భావిస్తారా అయినప్పటికీ సమాధానం లేదు ఎందుకంటే డిబెంచర్ ధరలు వాటా ధరల వలె తరచూ మారవు కానీ మారే అవకాశం ఉంది అందువల్ల డిబెంచర్లు కూడా నగదు సమానమైనవిగా పరిగణించబడవు కార్పొరేట్ బాండ్ల వంటి ఏ ఇతర విక్రయించదగిన మార్కెట్ సెక్యూరిటీలు పరిగణించబడవు ఏదేమైనా ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా ట్రెజరీ సెక్యూరిటీలు ఉంటే మీరు ధరలో నష్టం లేకుండా ధరను కోల్పోకుండా లేదా మార్పు లేకుండా అమ్మవచ్చు అప్పుడు అటువంటి పెట్టుబడులను నగదు సమానమైనదిగా పరిగణించవచ్చు సాధారణంగా బ్యాంకులు డిపాజిట్లు అని పిలువబడే మనీ ఎట్ కాల్ మనీ ఎట్ షార్ట్ నోటీస్ డిపాజిట్లను అంగీకరిస్తాయి ఇవి చాలా స్వల్పకాలిక డిపాజిట్లు చాలా సులభంగా ఈ డిపాజిట్ల నుంచి మన నగదు తీసుకోవచ్చు కాబట్టి అవి నగదు సమానమైన వాటికి ఉదాహరణగా పరిగణించబడతాయి అందువల్ల మనము క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో నగదు అనే పదాన్నిఉపయోగిస్తే దాని అర్థం నగదు బ్యాలెన్స్ మరియు నగదు సమానమైనవి అన్నమాట మీకు అర్థం అవుతుందా ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం ఇప్పుడు నగదు ప్రవాహం క్యాష్ ఫ్లో అంటే మీరు ఏమి అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఇది ఒక ఇంగితజ్ఞానం నగదు లేదా నగదు సమానమైన రసీదులు ఇవన్నీ నగదు ప్రవాహంలో అంటే క్యాష్ ఫ్లో లో చేర్చబడతాయి ఏదేమైనా సంస్థ లో అంతర్గతంగా జరిగే నగదు మరియు నగదు సమానమైన వాటి మధ్య కదలికలను నగదు ప్రవాహంగా పరిగణించబడదు ఇప్పుడు నగదు మరియు నగదు సమానమైన వాటి కదలిక అంటే ఏమిటి మీరు ఏదైనా ఉదాహరణ ఇవ్వగలరా మనము బ్యాంక్ బ్యాలెన్స్లో 3 లక్షల రూపాయలు కలిగి ఉన్నామని అనుకుందాం మనము దానిని ఉపసంహరించుకుంటాము విక్రయించి బ్యాంక్ బ్యాలెన్స్గా మార్చినట్లయితే అక్కడ మళ్ళీ నగదుకు నగదు సమానమైన దానికి మధ్య కదలిక ఉంటుంది కాబట్టి మనము అలాంటి కదలికలను క్యాష్ ఫ్లో లో భాగంగా పరిగణించము అంటే ఉన్న నగదు ఒక రూపం లో నుండి ఇంకో రూపంలోకి మాత్రమే మారుతుంది కాబట్టి వీటిని నగదు ప్రవాహంగా పరిగణించరు ఇప్పుడు నెమ్మదిగా క్యాష్ ఫ్లోలో వర్గీకరణకు వెళదాము ఇప్పుడు వివిధ కార్యకలాపాల ద్వారా ఉత్పన్నమయ్యే నగదు ప్రవాహాలను వర్గీకరించాల్సిన అవసరం ఉంది మనము ఇప్పటికే దీని గురించి చర్చించాము పెట్టుబడి మరియు ఫైనాన్సింగ్ నిర్వహణలో మూడు రకాలు ఉన్నాయి ఇవి చాలా స్వీయ వివరణాత్మకమైనవి అని నేను అనుకుంటున్నాను కాని కొన్ని నిర్దిష్ట అర్ధాలు జతచేయబడ్డాయి ప్రస్తుతం ప్రారంభంలో దేన్ని ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో గా పరిగణిస్తారు అని మీరు భావిస్తున్నారు ఏ అంశాలను చేర్చాలో ఆలోచించండి మీరు ఏమైనా చెప్పగలరా ఆపరేటింగ్ అనే పేరు సూచించినట్లు ఆపరేషన్లతో సంబంధం ఉన్నదాన్ని ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో లో చేర్చాలి ఆపరేషన్ అంటే రోజువారీ వ్యాపార కార్యకలాపాలు ఈ కార్యకలాపాలలో చాలాసార్లు నగదు సంస్థ లోకి వస్తుంది మరియు సంస్థ నుండి బయటకు వెళుతుంది అవన్నీ ఆపరేటింగ్ ఫ్లోస్ గా పరిగణించబడుతున్నాయి ఆపరేటింగ్ ఫ్లో ఒక రెసిడ్యూరీ హెడ్ అంటే పెట్టుబడి లేదా ఫైనాన్సింగ్గా పరిగణించలేనివి ఆపరేటింగ్లో చేర్చబడతాయి మరియు ఇప్పుడు ఆపరేటింగ్ ప్రవాహాల ఉదాహరణల గురించి ఆలోచించండి కానీ మీ స్పష్టత కోసం నేను ఇక్కడ చూపిస్తాను కాబట్టి ఇప్పుడు స్క్రీన్ పై చిత్రం రూపంలో చూడండి నగదు ప్రవాహ కార్యకలాపాలన్నీ ఆపరేటింగ్ ఇన్వెస్టింగ్ ఫైనాన్సింగ్గా విభజించబడ్డాయి ఆపరేటింగ్ అంటే రోజు వారి eకార్యకలాపాలకు సంబంధించినది నేను ఉద్దేశపూర్వకంగా ఏ ఉదాహరణ ఇవ్వలేదు ఎందుకంటే మీరు రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన 30 40 ఉదాహరణలను సులభంగా ఆలోచించవచ్చు తదుపరి పెట్టుబడులు ఇప్పుడు మీరు ఏ ఉదాహరణ గురించి ఆలోచించవచ్చు సహజంగానే తెరపై చూపినట్టు భూమిని కొనడం చాలా సులభమైన ఉదాహరణ కాబట్టి మీరు భూమిని కొనుగోలు చేసినప్పుడు మీరు నగదు చెల్లిస్తారు మీకు భూమి లభిస్తుంది భూమి ఒక స్థిర ఆస్తి లేదా ఆస్తి కర్మాగారం మరియు సామగ్రి క్రింద వర్గీకరింపబడిన వస్తువు అందుకే ఇది పెట్టుబడి కార్యకలాపం ఫైనాన్సింగ్ కీ తీసుకున్న ఉదాహరణ రుణం కాబట్టి మనము బ్యాంకు నుండి రుణం పొందాము అంటే మనము నగదు అందుకుంటాము మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మరియు బ్యాంక్ లోన్ రూపంలో కొత్త బాధ్యత లేదా అప్పు సృష్టించబడుతుంది ఫైనాన్సింగ్ కార్యకలాపాలకు ఇది ఒక ఉదాహరణ కాబట్టి మీరు మూడు కార్యకలాపాలను అర్థం చేసుకున్నారా ఇప్పుడు ఆపరేటింగ్ కార్యకలాపాలను కొంచెం వివరంగా చూద్దాం ఆపరేటింగ్ కార్యకలాపాలను ఎంటర్ప్రైజ్ యొక్క ప్రధాన ఆదాయ ఉత్పత్తి కార్యకలాపాలుగా నిర్వచించారు కాబట్టి ఇది సాధారణ కార్యకలాపాలు లేదా రోజువారీ కార్యకలాపాలకు సాంకేతిక పదం మరియు పెట్టుబడి మరియు ఫైనాన్సింగ్ అని నిర్వచించలేని ఇతర కార్యకలాపాలు కూడా దీని కిందకు వస్తాయి ఇప్పుడు నేను చాలా సులభమైన ఉదాహరణను ఇచ్చాను స్పష్టంగా నగదు ఉత్పత్తికి ముఖ్యమైన కార్యాచరణ వినియోగదారులకు వస్తువులను అమ్మి లేదా సేవలను అందించి దానికి ప్రతిగా స్వీకరించిన నగదు ఉదాహరణకు మీరు టాక్సీ ఆపరేటింగ్ ఏజెన్సీ అని అనుకుందాం మరియు మీరు మీ టాక్సీ లో వినియోగదారుని గమ్యానికి చేరుస్తారు కస్టమర్లు మీకు నగదు రూపంలో లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా బ్యాంక్ ద్వారా చెల్లింపులు చేస్తారు అంటే మీరు ఆదాయాన్ని పొందుతున్నారు మీరు ఏ ప్రకటనలో ఆదాయాన్ని చూపుతారు సహజంగానే మీరు దీన్ని పి ఎల్ లో కూడా చూపిస్తారు ఎందుకంటే మీరు కూడా నగదు ఉత్పత్తి చేస్తున్నారు లేదా మీరు ఈ ప్రక్రియలో నగదును స్వీకరిస్తున్నారు కాబట్టి ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహానికి ఇది చాలా స్పష్టమైన మరియు చాలా సులభమైన ఉదాహరణ ఇప్పుడు మరో 5 6 ఉదాహరణల గురించి ఆలోచించండి మీరు 30 ఉదాహరణలను కూడా జాబితా రాయవచ్చు నేను చెప్పినట్లు ఇవి చాలా సులభం మీరు మరికొన్ని ఉదాహరణల గురించి ఆలోచించగలరా మీరు భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్కు వెళ్లారని అనుకుందాం ఏమి జరుగుతుంది మీరు భోజనం చేస్తారు తర్వాత డబ్బు చెల్లిస్తారు చెల్లింపు నగదు రూపంలో లేదా క్రెడిట్ కార్డు ద్వారా లేదా చెక్ ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా నగదు అవుట్ట్ఫ్లో జరుగుతుంది అయితే నగదు బయటికి వెళ్తున్నప్పటికీ ఇది ఆపరేటింగ్ నగదు ప్రవాహంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది రోజువారీ కార్యాచరణ మరియు ఇది పెట్టుబడి లేదా ఫైనాన్సింగ్ చర్య కాదు ఏదైనా ఇతర ఉదాహరణ తీసుకుందామా చాలా రకాల ఖర్చులు జీతాలు అద్దె చెల్లింపు వంటి ఖర్చులు గురించి మీరు ఆలోచిస్తున్నారని నేను భావిస్తున్నాను అవన్నీ ఆపరేటింగ్ కార్యకలాపాల కోవ లోకి వస్తాయి కాబట్టి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను వస్తు అమ్మకాలు సేవల ద్వారా వచ్చే డబ్బు తో పాటు రాయల్టీలు ఫీజులు కమీషన్లు ఇంకా ఇతర నగదు సమానమైనవి మరియు సరఫరాదారులకు చెల్లించే నగదు లేదా ఉద్యోగులకు జీతాలు వారి ఖర్చులు భరించేందుకు భత్యాలు ఇవన్నీ కూడా ఆపరేటింగ్ కార్యకలాపాల యొక్క ఉదాహరణలు ఇప్పుడు మనం తదుపరిదానికి వెళ్దాం తదుపరిది పెట్టుబడి కార్యకలాపాలు ఇప్పుడు మీరు పెట్టుబడి కార్యకలాపాలను ఎలా నిర్వచిస్తారు మరియు ఉదాహరణలు ఏమిటి పెట్టుబడి కార్యకలాపాల గురించి ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ మీరు పేరు సూచించినట్లు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి మీరు ఏదైనా సంస్థ యొక్క వాటాలను కొనుగోలు చేస్తుంటే అది పెట్టుబడి కార్యకలాపంగా పరిగణించబడుతుంది మీరు బ్యాంకులో డిపాజిట్ పెడితే అది పెట్టుబడి కార్యకలాపం అవుతుంది మీరు బ్యాంక్ డిపాజిట్ నుండి డబ్బును ఉపసంహరించుకుని దానిని నగదుగా మార్చుకుంటే అది పెట్టుబడి కార్యకలాపం అవుతుంది మీరు మీ వాటాలను లేదా డిబెంచర్లను నగదుగా మార్చుకుంటే మళ్ళీ అది పెట్టుబడి కార్యకలాపం మీరు భూమి లేదా భవనం ఏదైనా స్థిర ఆస్తిని కొనుగోలు చేస్తుంటే మళ్ళీ అది పెట్టుబడి కార్యకలాపం గా చెప్పబడుతుంది కాబట్టి ఇవి పెట్టుబడి కార్యకలాపాలకు వివిధ రకాల ఉదాహరణలు ఇప్పుడు పెట్టుబడి కార్యకలాపాలకు వెళ్ళే ముందు ఆపరేటింగ్ కార్యకలాపాలు ఎలా నివేదించబడుతున్నాయో అర్థం చేసుకోవాలనుకుంటున్నాము ఇప్పుడు ఆపరేటింగ్ కార్యకలాపాలను నివేదించడానికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి ప్రత్యక్ష పద్ధతి మరొకటి పరోక్ష పద్ధతి ప్రత్యక్ష పద్ధతిలో స్థూల అమ్మకాలు మరియు నగదు స్థూల చెల్లింపులు నివేదించబడతాయి ఇప్పుడు ఇది ప్రత్యక్ష పద్ధతి యొక్క ఫార్మాట్ కస్టమర్ల నుండి అందుకున్న నగదు లేదా సరఫరాదారులకు చెల్లించిన నగదు ఉద్యోగులకు చెల్లించిన నగదు మొదలైనవి స్క్రీన్ పైన పట్టిక చూస్తే మీకు స్పష్టంగా తెలుస్తుందని నేను ఆశిస్తున్నాను అందుకున్న మొత్తం లేదా చెల్లించిన మొత్తం నగదుగా చూపబడుతుంది ఆదాయపు పన్ను చెల్లించే ముందు కార్యకలాపాల నుండి వచ్చిన నగదు నుండి చెల్లించిన ఆదాయపు పన్ను తీసేస్తే వచ్చే మొత్తాన్ని ఆపరేషన్స్ నుండి పొందిన నికర నగదుగా పరిగణించబడుతుంది మీకు అర్థం అవుతుంది కదా ఇది ప్రత్యక్ష పద్ధతి ఎందుకంటే అందుకున్న మరియు చెల్లించిన మొత్తం నగదు చూపబడుతుంది పరోక్ష పద్ధతి అని పిలువబడే మరొక పద్ధతి ఉంది Iపరోక్ష పద్ధతిలో మీరు పి ఎల్ ఖాతా నుండి ప్రారంభ బిందువుగా లాభంతో ప్రారంభించి ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి ఉత్పన్నమయ్యే నగదును లెక్కించడానికి మీరు కొన్ని సర్దుబాట్లు చేస్తారు సెషన్ ప్రారంభంలో మనము క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కి పి ఎల్ స్టేట్మెంట్ కి చాలా పోలికలు ఉంటాయని చర్చించాము వాస్తవానికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో ఆపరేటింగ్ కార్యకలాపాల భాగానికి పి ఎల్ స్టేట్మెంట్ కి చాలా పోలిక ఉంటుంది కాబట్టి ఉత్పత్తి చేయబడిన నగదు అంతా లాభం రూపంలో ఉంటుందని మనము అనుకుంటాము ఇది నిజం కాదు కానీ మీకు ఏ లాభం వచ్చినా అది ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి మరియు ఇతర కార్యకలాపాల నుండి ఉత్పన్నమైన నగదుగా భావించండి కాబట్టి పి ఎల్ ఖాతాలో కొన్ని నగదు రహిత అంశాలు సర్దుబాటు చేయబడతాయి అలాగే కొన్ని ఆపరేటింగ్ కార్యకలాపాలు కాని అంశాలు కూడా సర్దుబాటు చేయబడతాయి అందుకే ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి వచ్చే నగదును తెలుసుకోవడానికి మీరు లాభం నుండి వెనక్కు లెక్కిస్తారు స్క్రీన్ పైన పట్టికను పరిశీలించండి అది మీకు చాలా విషయాలు స్పష్టం చేస్తుందని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు నిలుపుకున్న ఆదాయాలతో అనగా రెటైనెడ్ ఎర్నింగ్స్ ఖాతా కు వసూలు చేయబడుతుంది కాని ఇక్కడ వాస్తవంగా నగదు సంస్థ నుంచి బయటకు వెళ్లలేదు అంటే క్యాష్ అవుట్ ఫ్లో జరగలేదు కాబట్టి మనము తరుగుదలని జోడిస్తాము కొన్ని ఆపరేటింగ్ కాని అంశాలు ఆస్తుల అమ్మకంపై నష్టం లేదా చెల్లించిన వడ్డీ మొండి బకాయిల కోసం కేటాయింపులు లాంటివి చేర్చుతాము కాబట్టి వడ్డీ డివిడెండ్ లేదా ఆస్తుల అమ్మకంపై లాభం మరియు పి ఎల్ ఖాతాకు సంబంధించిన అన్ని సర్దుబాట్లు చేసిన తర్వాత తిరిగి ఆపరేటింగ్ వర్గం లో కి రాని అంశాలను తీసివేస్తాము ఈ సర్దుబాట్లు రెండు రకాలు ఉన్నాయని గుర్తుంచుకోండి ఒకటి నగదు రహిత స్వభావం ఉన్న ఏదైనా అంశం ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకుంటాం రోజువారీ కార్యకలాపాలకు చందని మరియు పి ఎల్ లో మాత్రం ఉండే అంశం ఉంటే మనము దాని కోసం సర్దుబాటు చేస్తాము ఇప్పుడు రెండు రకాల సర్దుబాట్లు చేసిన తరువాత మనము కార్యకలాపాల నుండి నిధులను అనగా ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ప్రస్తుత ఆస్తులు మరియు బాధ్యతల ప్రభావాన్ని మనము తొలగిస్తాము కాబట్టి కార్యకలాపాల నుండి వచ్చే నిధుల నుండి మనము ప్రస్తుత ఆస్తులు మరియు బాధ్యతల యొక్క అన్ని తగ్గుదల మరియు పెరుగుదలను జోడిస్తాము మరియు తగ్గిస్తాము ఇక్కడ మనము కార్యకలాపాల నుండి ఉత్పత్తి చేయబడిన నగదును పొందుతాము కాని పన్ను కట్టక ముందు నగదు ఇది కాబట్టి మనము ఈ నగదు నుండి ఆదాయపు పన్నును తగ్గిస్తాము చివరికి ఇప్పుడు ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి నికర నగదు ప్రవాహాన్ని పొందుతాము మీకు అర్థం అవుతుందా ఇది కొంచెం క్లిష్టంగా ఉందని నాకు తెలుసు ఎందుకంటే ఇది పరోక్ష పద్ధతి ఇది రివర్స్ పద్ధతి నేను చివరి స్లైడ్ను మళ్ళీ చూపిస్తాను నేను మీకు P L ఖాతాను గుర్తుంచుకునేలా చేస్తున్నాను దయచేసి మీ P L స్టేట్మెంట్ ను మరోసారి చూడండి మరియు మీకు P L అర్థం కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు ఈ అంశానికి రాకముందే P L అంశాన్ని సరిగ్గా అధ్యయనం చేయాలి కానీ పి ఎల్ ఖాతాలోని ఆదాయాల జాబితా లో మీకు నికర లాభం ఇచ్చే అన్ని ఖర్చులు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మనం చేస్తున్నది ఏమిటంటే మనము నికర లాభంతో ప్రారంభిస్తున్నాము నగదు రహిత లేదా నాన్ ఆపరేటింగ్ వస్తువులన్నింటినీ జోడించి లాభాలను లెక్కించడానికి అవి తీసివేయబడ్డాయి ఉదాహరణకు తరుగుదల కాబట్టి మనము తరుగుదలని జోడిస్తాము ఆదాయపు పన్నును జోడిస్తాము ఆస్తి మొదలైన వాటి అమ్మకాలపై నష్టాన్ని జోడిస్తాము అప్పుడు మనము ఆపరేటింగ్ కాని వస్తువులను తీసివేస్తాము కాని ఆస్తి మొదలైనవి అమ్మడం ద్వారా వచ్చినటువంటి లాభాలను లెక్కించడానికి వీటిని జోడిస్తాము మరియు ఈ సర్దుబాటు చేసిన తర్వాత మీరు కార్యకలాపాల నుండి నిధులను పొందడానికి ఉపయోగిస్తారు అక్కడ మనము ప్రస్తుత ఆస్తులు మరియు బాధ్యతల కోసం సర్దుబాటు చేస్తాము ఇప్పుడు మనము ఎందుకు ఆ సర్దుబాటు చేస్తాము ఎందుకంటే మీరు లాభం పొందిన ప్రతిసారీ మీరు నగదు సంపాదించారని కాదు క్రెడిట్ అమ్మకాలు ఉన్నాయని మనము అనుకుందాం క్రెడిట్ అమ్మకాలు మీకు లాభం ఇస్తాయి కాని ఇది మీ కోసం నగదును ఉత్పత్తి చేయదు ఎందుకంటే నగదు ఇప్పటికీ రుణగ్రహీతలలో లాక్ చేయబడింది నగదు స్టాక్లో లాక్ చేయబడవచ్చు లేదా మీకు ఇంకా లాభం రాలేదు కానీ మీకు ఇప్పటికే రుణదాతల నుండి డబ్బు వచ్చింది అలాంటి అన్ని అంశాలు సర్దుబాటు చేయవలసి ఉంది ఎందుకంటే ఇక్కడ మన దృష్టి కార్యకలాపాల నుండి వచ్చే నగదును లెక్కించడం మీకు అర్థం అవుతుందా కాబట్టి మనము ఇక్కడితో ఈ అంశం పై చర్చ ఆపుదాము ఈ రోజు మనం చర్చించి నది ఏమిటంటే నగదు ప్రవాహ ప్రకటన నగదు ప్రవాహ ప్రకటన యొక్క ప్రాముఖ్యత మూడు వర్గాలు ఆపరేటింగ్ పెట్టుబడి మరియు ఫైనాన్సింగ్తో ప్రారంభించాము ముఖ్యంగా ఈ రోజు మనము ఆపరేటింగ్ కార్యకలాపాల గురించి చర్చించాము మీరు అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైతే చింతించకండి మనము ఆపరేటింగ్ను సవరించబోతున్న తదుపరి సెషన్లో పెట్టుబడి మరియు ఫైనాన్సింగ్ను గురించిన మరిన్ని వివరాలు కూడా చూడండి ఇది ఆపరేటింగ్ కార్యకలాపాలను మరోసారి స్పష్టం చేస్తుంది